తరువాత మీరు వోల్టేజ్ రెగ్యులేషన్ కు వస్తారు కాబట్టి ట్రాన్స్మిషన్ లైన్ యొక్క వోల్టేజ్ రెగ్యులేషన్ ను లైన్ యొక్క స్వీకరించే చివరలో వోల్టేజ్ శాతం మార్పుగా నిర్వచించవచ్చు పూర్తి లోడ్ వోల్టేజ్ శాతంగా వ్యక్తీకరించబడింది అంటే ఎటువంటి లోడ్ నుండి పూర్తి లోడ్ కు వెళ్ళడం అంటే ఇది మీ వోల్టేజ్ రెగ్యులేషన్ శాతం ఇది ప్రతిచోటా ఈ మాగ్నిట్యూడ్ లోడ్గా ఇవ్వబడుతుంది మాగ్నిట్యూడ్ ఉంది మనం ఎక్కడ తీసుకున్నా అది మాగ్నిట్యూడ్ మాత్రమే తీసుకుంటుంది కానీ మళ్ళీ మళ్ళీ నేను మాగ్నిట్యూడ్ అని చెప్పను సింపుల్ గా నేను చెప్పేది ఏమిటంటే ఎండ్ సెండింగ్ ఎండ్ స్వీకరించడాన్ని నేను చెబుతాను కాబట్టి వాస్తవానికి ఇది VRNL ఇది స్వీకరించే ముగింపు లోడ్ వోల్టేజ్ మాగ్నిట్యూడ్ మైనస్ ఇది స్వీకరిస్తున్న ముగింపు FL ఉంది పూర్తి లోడ్ వోల్టేజ్ మాగ్నిట్యూడ్ ఉంది మీరు పూర్తి లోడ్ వోల్టేజ్ను స్వీకరించడానికి సంబంధించి విభజించబడింది VRFL మాగ్నిట్యూడ్ వద్దకు రెగ్యులేషన్VRNL |VRFL||VRFL|100 అంటే ప్రతిచోటా VRNL మోడ్ ఉంది కాబట్టి ఎండ్ వోల్టేజ్ స్వీకరించే లోడ్ యొక్క మాగ్నిట్యూడ్ మరియు పూర్తి లోడ్ రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్ యొక్క VRFL మాగ్నిట్యూడ్ ఇప్పుడు ఇది వోల్టేజ్ రెగ్యులేషన్ శాతం కాబట్టి లోడ్ నుండి పూర్తి లోడ్ కు వెళ్లేటప్పుడు లైన్ ని స్వీకరించే చివరలో వోల్టేజ్ శాతం ను మారుస్తుందని ఇది నిర్వచించబడింది అంటే లోడ్లు సరిగ్గా లేవని అని అర్ధం IR 0 ఎటువంటి లోడ్ లేకుండా IR 0 అంటే మీరు కేవలం ఒక నిమిషం మాత్రమే ఆపగలరు కాబట్టి IR 0 ఉన్నప్పుడు లోడ్ లేకుండా అంటే మీరు IR 0 ను సమీకరణం 1 లో ఉంచిన ఈ సమీకరణం చెప్పండి అప్పుడు మీరు పొందుతారు మరియు IR 0 వద్ద VR VR లోడ్ లేదు కాబట్టి ఈ సమీకరణంలో IR 0 ఉంచండి మరియు ఇక్కడ మీరు VR VRNL ను లోడ్ చేయరు అప్పుడు మీకు VRNL VSA లభిస్తుంది ఇది సమీకరణం 8 సరైనది ఈ సమీకరణం నుండి ఇది అర్థమయ్యేది అయినప్పటికీ మీరు IR 0 మరియు VR VRNL ను మాత్రమే ఉంచుతారు కాబట్టి మీకు VRNL VR VSA కి సమానం అవుతుంది ఇది సమీకరణం 8 సరైనది కాబట్టి ఈ VRNL నో లోడ్ VSA మీరు మునుపటి సమీకరణంలో ఉంచారు అంటే ఈ సమీకరణం ఈ సమీకరణం 7 సరేనా అంటే ఈ సమీకరణంలో మీరు VRNL VSA ను ఉంచారు కాబట్టి ఒకసారి మీరు VRNL VSA ను ఉంచండి కాబట్టి ఇది కొద్దిగా ఉంచండి మరియు సమానం ఇది మాగ్నిట్యూడ్ VS అవుతుంది ఇది VS మైనస్ మాగ్నిట్యూడ్ A VRFL ను A VRFL యొక్క మాగ్నిట్యూడ్ ద్వారా విభజించారు ఇది 100 కు సమానం కాబట్టి ఇది A 1 అని మీరు చూసిన ఒక చిన్న line కి ఇప్పుడు సమీకరణం 9 కాబట్టి మోడ్ A 1 మోడ్ A 1 మరియు ఒక చిన్న line కి VR పూర్తి లోడ్ VR కు సమానం రెగ్యులేషన్VS |A||VRFL||A||VRFL|100 అప్పుడు ఒక షార్ట్ లైన్ కోసం ఈ రేఖాచిత్రం మీ VR పూర్తి లోడ్ VR కి సమానం కాబట్టి అప్పుడు అలా అయితే శాతం వోల్టేజ్ రెగ్యులేషన్ ను ఇలా వ్రాయవచ్చు రెగ్యులేషనVS VRVR అన్నీ 100 కు మాగ్నిట్యూడ్ వైపున ఉంటాయి కాబట్టి ఇది సమీకరణం 10 ఇప్పుడు సమీకరణం 10 మరియు 6 ను ఉపయోగించడం ద్వారా మీరు సరిగ్గా పొందుతారు ఈ సందర్భంలో మనం సమీకరణం 6 కి తిరిగి వెళ్ళేది అంటే ఇది ఒకదాన్ని పట్టుకోండి ఇది సమీకరణం 6 ఇది మాగ్నిట్యూడ్ VS ఈ ఒక V మాగ్నిట్యూడ్ VR కి సమానం మరియు ఈ టర్మ్ అంటే మాగ్నిట్యూడ్ Vs మైనస్ మాగ్నిట్యూడ్ VR మాగ్నిట్యూడ్ I Rcos cos δ Xsin sin δ కు సమానం కాబట్టి ఈ వ్యక్తీకరణ సమీకరణం 10 లోని ఈ వ్యక్తీకరణ లో మాగ్నిట్యూడ్ VS మైనస్ మాగ్నిట్యూడ్ VR ను ఈ పదం ద్వారా భర్తీ చేస్తుంది ఆ మాగ్నిట్యూడ్ I Rcos cos δ Xsinsin δ మీరు ఉంచినట్లయితే ఈ సమీకరణం శాతం వోల్టేజ్ రెగ్యులేషన్ మాగ్నిట్యూడ్ అవుతుంది IRcos RXsin R VR 100 ఇది సమీకరణం 11 పై డెరివేషన్ లో R లాగ్గింగ్ లోడ్ కు సానుకూలంగా పరిగణించబడుతుంది మా phasor రేఖాచిత్రం ప్రకారం మీ లాగ్గింగ్ లోడ్ R సానుకూలంగా ఉందని మేము భావించాము ఇది R దాని సానుకూల కాబట్టి మరియు ప్రముఖ లోడ్ కోసం R ప్రతికూలం గా ఉంటుంది కాబట్టి శక్తి ఫాక్టర్ లోడ్ కోసం ఈ మాగ్నిట్యూడ్ వోల్టేజ్ రెగ్యులేషన్ శాతం I |VR| I ఎందుకంటే R ప్రతికూలంగా ఉంటే అప్పుడు cos cos R sin sin R కాబట్టి Xsin sin R magnitude మీద VR ఇది సమీకరణం 12 వోల్టేజ్ రెగ్యులేషన్ అనేది లైన్ వోల్టేజ్ డ్రాప్ యొక్క కొలత అని సమీకరణం 11 మరియు 12 నుండి స్పష్టమవుతుంది ఎందుకంటే ఇది ప్రాథమికం గా లైన్ వోల్టేజ్ డ్రాప్ ఎందుకంటే ఇది ప్రాథమికం గా లైన్ వోల్టేజ్ డ్రాప్ ఎందుకంటే మాగ్నిట్యూడ్ VS మైనస్ మాగ్నిట్యూడ్ VR అనేది లైన్ వోల్టేజ్ డ్రాప్ మాగ్నిట్యూడ్ I కి సమానం గా ఉంటుంది కాబట్టి ఇది ప్రాథమికంగా మీరు పిలిచేది లైన్ వోల్టేజ్ డ్రాప్ మరియు ఇక్కడ లోడ్ పవర్ ఫాక్టర్ పై ఆధారపడి ఉంటుంది ఎందుకంటే మీరు ఈ విషయం ఏమిటంటే మీరు R ఈ R వాస్తవానికి ఇది లోడ్ కరెంట్ కోణం ఎందుకంటే ఇది మీది ఇది ప్రస్తుతము ఇది ఇది ప్రాథమికంగా కరెంట్ లోడ్కు వెళుతుంది కాబట్టి దీని అర్థం ఈ కరెంట్ ఈ కరెంట్ లోడ్కు వెళుతుంది కాబట్టి అది కోణం మరియు దాని కోణం R ఈ ఆకుపచ్చ రంగు R అంటే ఇది మీ లోడ్ పవర్ ఫాక్టర్ పై ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రాథమికంగా దాని లోడ్ కోణం మరియు లోడ్ ప్రస్తుత కోణం R మరియు స్వీకరించే ముగింపు వోల్టేజ్ కుడి అంటే ఇది ఈ సమీకరణం 12 పై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇది షార్ట్ లైన్ కోసం ఏమి చేస్తుంది మీరు ఈ గణిత వ్యక్తీకరణను లాంగ్ లైన్ మీడియం లైన్ మరియు షార్ట్ లైన్ మీడియం లైన్ మరియు లాంగ్ లైన్ ఆ తర్వాత సంఖ్యా పరంగా చూస్తారు తదుపరిది మీడియం ట్రాన్స్మిషన్ లైన్ సాధారణంగా 80 కిలోమీటర్ల పొడవు కంటే ఎక్కువ మరియు 250 కిలోమీటర్ల కంటే తక్కువ పొడవు అని మనం ప్రాథమికంగా పిలుస్తాము మీడియం లైన్ అని మనం పిలుస్తాము మరియు లైన్ ఛార్జింగ్ కరెంట్ మెరుగు అవుతుంది మరియు షంట్ కెపాసిటెన్స్ అటువంటి లాంగ్ లైన్ పరిగణించబడాలి కాబట్టి ఆ సందర్భంలో మీరు ఛార్జింగ్ కెపాసిటెన్స్ లేదా అడ్మిట్టేడ్ షంట్ ను పరిగణించాలి కాబట్టి ఇప్పుడు ఈ సందర్భంలో ఇది నామినల్ ప్రాతినిధ్యం ద్వారా మీడియం లాంగ్ లైన్ మరియు ప్రాతినిధ్యం అని అనుకుందాం మీ ఛార్జింగ్ అడ్మిట్టన్స్ ఏమైనప్పటికీ మొత్తం ఛార్జింగ్ అడ్మిట్టన్స్ ఉంది మీరు రెండు వైపులా సగం సగం అంటే ఈ వైపు Y2 మరియు ఈ వైపు Y2 కాబట్టి దీనిని నెట్వర్క్ అంటారు మరియు ఇది ట్రాన్స్మిషన్ లైన్ Z R j X మరియు ఇది లోడ్ సరేనా కాబట్టి ఎండ్ వోల్టేజ్ పంపడం VS ఎండ్ వోల్టేజ్ స్వీకరించడం VR కుడి మరియు మీరు పిలిచేది మరియు ఇది మీ పంపే ఎండ్ కరెంట్ ఇక్కడే ఉంది IC1 IC2 దీని ద్వారా సరైన కరెంట్ చూపబడలేదు ఇది IS ఇది మరియు ఇది ఈ రిసీవ్ ఎండ్ కరెంట్ IR ఇది లోడ్ అవుతోంది ఇది IL IL అంటే లైన్ కోసం లోడ్ అవ్వడం మరియు ఎండ్ కరెంట్ IR ను స్వీకరించడం ఇది వాస్తవానికి ప్రస్తుత లోడ్ మరియుIL అంటే I లైన్ ఇది లైన్ అని సూచిస్తుంది ఇది మీరు సూచించే విధంగా ప్రాతినిధ్యం మరియు ఇది లోడ్ మరియు స్వీకరించే వోల్టేజ్ VR లోడ్ అంతటా వోల్టేజ్ ఉంది VR సరేనా ఇప్పుడు మీరు ఇప్పుడు దీని కోసం వెళితే మీరు ఈ పంపే ఎండ్ వోల్టేజ్ అని పిలుస్తారు ఇప్పుడు మీరు నామినల్ పద్ధతి కోసం ఎండ్ వోల్టేజ్ మరియు కరెంట్ పంపడాన్ని తెలుసుకోవాలి మరియు A B C D పారామితుల రూపంలో కాబట్టి KCL నుండి నియమించిన IL సిరీస్ ఇంపెడెన్స్లో కరెంటు కాబట్టి IL కు సమానం ఇది వాస్తవానికి ఈ సమయంలో వర్తిస్తుంది మీరు లా IL IR కోసం కారణాన్ని వర్తింపజేయాలి మరియు దీని ద్వారా విద్యుత్ ఇది Y 2 అంటే ప్రవేశం Y2 VR KCL నుండి ఈ లైన్ ప్రస్తుత IL IR Y2 VR ఇది సమీకరణం 13 మీరు ఈ పాయింట్ ఇక్కడ KCL ను వర్తింపజేస్తున్నారు కాబట్టి KVL నుండి పంపే ఎండ్ వోల్టేజ్ ఈ లూప్ లో మీరు KVLను వర్తింపజేస్తారు కాబట్టి మీ VS సమానం గా ఉంటుంది ఇది ప్రాథమికం గా Z IL VR అవుతుంది కాబట్టి VR మేము మొదట ఈ VR ను మొదట వ్రాస్తాము కాబట్టి VS VR Z IL సమీకరణం 14 సరేనా ఇప్పుడు IL కోసం ఈ వ్యక్తీకరణ మీరు ఇక్కడ ప్రతిక్షేపిస్తే మీరు ఇక్కడ IL కోసం వ్యక్తీకరణ ను ఇక్కడ ప్రతిక్షేపిస్తారు మీరు అలా చేస్తే మీరు VS ను సమీకరణం 14 మరియు 13 నుండి మళ్ళీ వ్రాయడానికి ఇష్టపడతారు VS1ZY2VRZIR ఇది సమీకరణం 15 కాబట్టి పంపే ఎండ్ వోల్టేజ్ను ఇక్కడ VR మరియు IR తో రిలేషన్ చేయండి అదేవిధంగా పంపే ముగింపు కరెంట్ IS IL Y2 VS కాబట్టి సెండింగ్ ఎండ్ కరెంట్ మీ కెసిఎల్ ను ఇక్కడ వర్తింపజేయండి ఈ సమయంలో మొదటి cos లా మనము ఇక్కడ వర్తింపజేస్తాము కాబట్టి ఇది ఈ బ్రాంచ్ కరెంట్ IL Y2 VS Y2 VS ఈ వోల్టేజ్ VS లోకి ప్రవేశం కాబట్టి ఈ సందర్భంలో మీకు IS IL Y2 VS లభిస్తుంది ఇప్పుడు సమీకరణం 16 15 మరియు 13 సమీకరణాల నుండి ఈ 16 వ సమీకరణం లో మీరు ప్రత్యామ్నాయం గా నేను ఇక్కడ ప్రతిక్షేపిస్తున్నాను ఇది IL మరియు VS యొక్క ఫంక్షన్ మీరు IL ను ప్రత్యామ్నాయం ఈ సమీకరణం లో దీనికి సమానం మరియు ఈ వ్యక్తీకరణ VS నుండి VS ఈ వ్యక్తీకరణ నుండి మీరు ఇక్కడ ప్రతిక్షేపించి సాధన చేస్తే మీకు లభిస్తుంది IS Y1ZY4 VR1ZY2IR ఇది 17 కాబట్టి VR మరియు IR పరంగా మీకు లభించిన VS IS సంబంధం ఇప్పుడు దీనిని మాత్రికా రూపం లో ఉంచండి కాబట్టి VS IS 1ZY2 Z Y 1ZY4 1ZY2 VR తర్వాత IR ఇది 18 వ సమీకరణం VS IS 1ZY2 Z Y 1ZY4 1ZY2 VR IR కాబట్టి ఇది A ఇది B ఇది C D A మీ D కు సమానం కాబట్టి మీడియం ట్రాన్స్మిషన్ లైన్ కోసం మీరు పిలిచే దాని కోసం A B C D పారామితులు కాబట్టి తదుపరిది కాబట్టి ABCD పారామితులు A 1 ZY 2 B Z C Y 1 ZY 4 మరియు D againA 1 ZY 2 కాబట్టి మీరు ట్రాన్స్మిషన్ లైన్ అని పిలిచే మాధ్యమం నుండి ABCD పారామితులను పొందాము తరువాత ఆ ట్రాన్స్మిషన్ లైన్ కాబట్టి చిన్న మరియు మధ్యస్థ పొడవు రేఖల కోసం పంక్తి పారామితులను ముద్దగా భావించి ఖచ్చితమైన నమూనాలను పొందారు ఏ విధంగానైనా షార్ట్ లైన్ కోసం మేము దేనిని పరిగణించలేదు మీడియం లైన్ కోసం ప్రవేశం రెండు వైపులా సగం పొడవు గా ఉందని మేము భావించాము ఆ పద్ధతి ను ఉపయోగించడం మరొక విషయం T T నెట్వర్క్ను ఉపయోగించమని మనము పిలవవద్దు అని నేను చెప్పాలనుకుంటున్నాను నేను మీకు చూపిస్తున్నానని అనుకుందాం మీకు ట్రాన్స్మిషన్ లైన్ సరిగ్గా ఉందని అనుకుందాం మీకు ట్రాన్స్మిషన్ లైన్ ఉందని అనుకుందాం మరియు ఈ వైపు Z2 మరియు ఈ వైపు Z2 మరియు మీరు Y ని ఇక్కడ ఉంచినట్లయితే మరియు ఈ వైపు మీ VS ప్లస్ మైనస్ ఈ వైపు లోడ్ అక్కడ ఉంది కానీ ఈ వైపు మేము లోడ్ చూపించడం లేదు దీనిని గీయండి మరియు ఇది మీ Y ఇది మీ Y మరియు ఇది Z2 అప్పుడు మీరు పెడితే ఈ వైపు ఏమి జరుగుతుంది అది ఉంటే T నెట్వర్క్ అప్పుడు ఏమి జరుగుతుంది మీరు ఒక అదనపు నోడ్ను సృష్టిస్తున్నారు అంటే మీ సమస్య మరింత క్లిష్టంగా మారుతుంది మరియు లైన్ ఇంపెడెన్స్ మేము సగం ఈ వైపు చేసిన సగం ఈ వైపు మొత్తం Z ఈ వైపు Z2 Z2 మరియు మీరు Y ఉంచినట్లయితే అప్పుడు మాత్రమే సమస్య ఏమిటంటే మీరు ఇంకొక నోడ్ను సృష్టిస్తున్నారు అంటే ట్రాన్స్ పవర్ సిస్టమ్లో మీ చాలా నోడ్స్ బస్ బార్ సరైనది కాబట్టి చాలా లైన్లు ఉన్నాయి మరియు ప్రతి లైన్ కి మీరు ఒక అదనపు బస్సు బార్ను సృష్టిస్తారు మరియు ఇది సమస్య యొక్క కోణాన్ని పెంచుతుంది అందువల్ల మేము ఈ క్యారీ కోసం టి నెట్వర్క్ను ఉపయోగించము లేదా లైన్ మోడలింగ్ కోసం మీరు పిలిచేదాన్ని మేము పద్ధతిని సరిగ్గా ఉపయోగిస్తాము కాబట్టి దీని అర్థం 250 కిలోమీటర్ల కంటే ఎక్కువ పొడవు ఉన్నట్లయితే మీరు పిలిచేది లాంగ్ ట్రాన్స్మిషన్ కోసం మరియు ఖచ్చితమైన పరిష్కారం కోసం పారామితులను లైన్ పొడవు ఒకే విధంగా పంపిణీ చేసినట్లుగా తీసుకోవచ్చు కాబట్టి ప్రతి పాయింట్ వద్ద వోల్టేజ్ మరియు కరెంట్ పాయింట్ నుండి పాయింట్ కు మారుతూ ఉంటాయి ఇది లైన్ పొడవు కుడి వైపున సమానంగా పంపిణీ చేయబడుతుంది ఆ సందర్భంలో వోల్టేజ్ మరియు ప్రవాహాలు లైన్ నుండి పాయింట్ నుండి పాయింట్ వరకు మారుతూ ఉంటాయి ఇప్పుడు ఈ విభాగంలో లైన్ లోని ఏ సమయంలోనైనా వోల్టేజ్ మరియు కరెంట్ కోసం ఈ వ్యక్తీకరణ మరియు వోల్ట్ వ్యక్తీకరణ ఏమి చేయబడుతుంది అప్పుడు ఈ సమీకరణం ఆధారంగా వీటి ఆధారంగా మేము కు సమానమైనదాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తాము మొదట మీరు ఖచ్చితమైన వాటి కోసం వెళతారు తరువాత కి సమానమైనది ఇప్పుడు ఈ మొదటి వెళ్ళడానికి ముందు మీరు ఈ రేఖాచిత్రాన్ని చూడండి ఇది లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్ అప్పుడు ఈ దూరం వాస్తవానికి మనం స్వీకరించే ముగింపు నుండి పంపే ముగింపు వరకు కొలుస్తున్నాము ఇది ఎండ్ వోల్టేజ్ VS ప్లస్ మైనస్ను పంపుతోంది ఇది VR అని చూపబడింది ఈ డాష్ డాష్ అంటే ఒక పొడవైన గీత మరియు ఈ వైపు నుండి మనం ప్రస్తుతం దూరాన్ని కొలుస్తున్నాము కాబట్టి స్వీకరించే ముగింపు మొత్తం పంక్తి పొడవు ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనం l మొత్తం పంక్తి రేఖ పొడవు l కాబట్టి x దూరం వద్ద ముగింపును స్వీకరించడం నుండి మేము ఒక చిన్న దూరాన్ని పరిశీలిస్తున్నాము ∆x అంటే చిన్న చిన్న పెరుగుదల చాలా చిన్నది కాబట్టి మేము ∆x ను పరిశీలిస్తున్నాము కాబట్టి x దూరం వద్ద ఈ వోల్టేజ్ అంటే ఇది x మరియు ఇది మీ x ∆x కాబట్టి ఇక్కడ ఈ సందర్భంలో ఇక్కడ మనం దూరం వద్ద x వోల్టేజ్ వ్రాస్తున్నాము ఇక్కడ V మరియు ఈ చిన్న పొడవు ∆x అది మళ్ళీ చిన్న y అని ఇది మొత్తం ప్రవేశం కాదు ఇది యూనిట్ పొడవుకు మొదట్లో ఉన్నప్పుడు నేను మీకు చిన్న z చెప్పిన నామకరణాన్ని ఇస్తున్నాను అంటే అది యూనిట్కు ఇది యూనిట్ పొడవుకు ఇంపెడెన్స్ మరియు y చిన్నది y అనేది యూనిట్ పొడవుకు ఇంపెడెన్స్ మరియు ∆x అంటే పొడవు మీటర్ కుడి కావచ్చు కాబట్టి ఈ చిన్న y ∆x అంటే మేము తీసుకున్న ఈ చిన్న ఇంక్రిమెంట్ π మోడల్ మరియు దూరం x వద్ద వోల్టేజ్ V ఇవి ఫాజర్ మాగ్నిట్యూడ్ మరియు x ∆x దూరంలో ఈ వోల్టేజ్ V x ∆x ఈ వోల్టేజ్ మరియు దూరం వద్ద ఇక్కడ ప్రస్తుత I x ∆x ఇది మీకు అర్థమైతే ఇది ప్రతిదీ అర్ధమవుతుంది అంటే మనం స్వీకరించే చివర నుండి కొలిస్తే పొడవు దూరం x వద్ద మేము ఈ చిన్న పెరుగుతున్న పొడవును ∆x కుడివైపుకి పరిశీలిస్తున్నాము మరియు అందువల్ల దీని కోసం మీరు ఈ చిన్నదానికి వెళితే ఉదాహరణకు π ప్రాతినిధ్యంలో ఈ పెరుగుతున్న విషయం కాబట్టి ఇది దూరం వద్ద ∆x లోకి చిన్న y వోల్టేజ్ V మరియు x ∆x V x ∆x ఇక్కడ కరెంట్ ఇక్కడ దూరం x వద్ద ఇక్కడ ఈ విభాగంలో చిన్న ఇంక్రిమెంటల్ విభాగం I మరియు ఇది చిన్న z ∆x ఈ విభాగానికి చిన్నది మాత్రమే ఇది ఇంపెడెన్స్ z అనేది యూనిట్ పొడవుకు ఇంపెడెన్స్ లో పొడవు x గుణించి ఈ వైపు I x ∆x ప్రస్తుత కాబట్టి మరియు ఇది VS కాబట్టి అయితే ఇవి పంపే ముగింపు కాదని ఇది పంపడం చిన్న దూరం x అని చిన్నది x పంపే ముగింపు చాలా దూరంలో ఉంది అదేవిధంగా ఇది డాష్ డాష్ చూపబడింది అంటే ముగింపు స్వీకరించడం కూడా చాలా దూరంలో ఉంది కాబట్టి ఇప్పుడు ఈ వివరణతో ఇప్పుడు ఇది ఫిగర్ 4 నేను మీకు అన్నీ సరిగ్గా చెప్పాను కాబట్టి ఇది పొడవు యొక్క ఒక దశ ఇది వాస్తవానికి బ్యాలెన్స్ సిస్టమ్ కుడివైపున ఫాజర్ వోల్టేజ్ మరియు ఈ విభాగానికి ఇరువైపులా ఉన్న కరెంట్ దూరం యొక్క విధిగా చూపబడతాయి ఇప్పుడు ఈ సందర్భంలో మేము KVL ను వర్తింపజేస్తాము మీరు KVL ను వర్తింపజేస్తే ఈ వోల్టేజ్ V V x ∆x ఈ వోల్టేజ్ వాస్తవానికి సరైనది ఇది V x ∆x మరియు ఇది వాస్తవానికి V కాబట్టి మీరు ఇక్కడ KVL ను వర్తింపజేస్తే V x ∆x దాని చిన్న Z ∆x గా ఉంటుంది మరియు మీ V అవుతుంది కాబట్టి V x ∆x చిన్న z ∆x I V కు సమానం కాబట్టి దీని అర్థం V ప్లస్ I V x ∆x ఇది ఇక్కడ వోల్టేజ్ దీని అంతటా చిన్న z ∆x I V కు సమానం కాబట్టి ఈ సమీకరణం వ్రాయబడింది Vx∆x V∆x z∆x ఇది సమీకరణం 19 కనుక దీని అర్థం అంటే ∆x 0 గా ఉంటే ∆x 0 ఉంటే ఈ సమీకరణం ∆x 0 గా ఉంటే ఈ సమీకరణాన్ని తెలుసుకోండి dVdx మీ చిన్నదానికి సమానం అని మీరు మీ విషయం అని పిలుస్తారు ఇక్కడ నేను V అని ఒకదాన్ని కోల్పోలేదు వాస్తవానికి ఇది I ఇది నేను ఇక్కడ వ్రాస్తున్నాను అది చిన్న z I కుడి కాబట్టి dVdx అప్పుడు చిన్న z I కు సమానం ∆x tends to 0 కు చూపినప్పుడు ఇది సమీకరణం 20 కాబట్టి ఇది సమీకరణం 20 అదేవిధంగా మీరు KCL ను వర్తింపజేస్తే నేను x ∆x మీరు KCL ను వర్తింపజేస్తే అప్పుడు నేను ఇది నేను x ∆x ఇది ఇక్కడ ప్రస్తుత ప్రవాహం ఇక్కడ మొదటి ప్రవాహానికి కారణం ఇక్కడ ఈ సమయంలో కాబట్టి నేను x ∆x మీ I కు సమానం అంటే ఈ ప్రస్తుత I ఈ బ్రాంచ్ కరెంట్ I ఈ సెగ్మెంట్ కరెంట్ I y ∆x V లోకి x ∆x కాబట్టి ప్లస్ y ∆x V x ∆x లోకి కాబట్టి మీరు ఇక్కడ మొదటి చట్టం అని పిలిచే మీ కాస్ ను వర్తింపజేస్తున్నారు కాబట్టి నేను x ∆x దీని ద్వారా కరెంట్ అవుతాను I ప్లస్ ఇది షంట్ అడ్మిటెన్స్ y స్మాల్ y ∆x V x ∆x కాబట్టి ఇది మీ ప్రస్తుత సమీకరణం ఇప్పుడు మీరు వ్రాయవచ్చు Ix∆x I∆x yVx∆x ఇప్పుడు ∆x 0 గా ఉన్నందున మీరు dIdxyV ను వ్రాయవచ్చు కాబట్టి ∆x 0 గా ఉంటుంది కాబట్టి ఇది 22 వ సమీకరణం ఇప్పుడు మీరు 20 ను సమీకరించుకోండి మీరు సమీకరణం 20 ను వేరు చేసి తీసుకుంటే మీరు 13 14 అని పిలిచే పేజీ సంఖ్యను నేను ఇక్కడ ఉంచినట్లయితే పట్టుకోండి మీరు భేదాత్మక సమీకరణం 20 ను తీసుకుంటే మరియు సమీకరణం 22 నుండి ప్రత్యామ్నాయం చేస్తే మనకు d2Vdx2z small z dIdx వస్తుంది మరియు ఈ dIdx మీరు ఈ సమీకరణం యొక్క ఉత్పన్నం d2Vdx2 z dIdx ను తీసుకుంటారు మరియు dIdx ఇక్కడ ఏమైనా ఉంటే మీరు ఈ వ్యక్తీకరణలో ప్రతిక్షేపిస్తారు మీరు అలా చేస్తే మీకు z చిన్న y V వస్తుంది అంటే d2Vdx2 small zsmallyVx0 ఇది సమీకరణం 23 తరువాత మీరు 2 zy చిన్న z చిన్న y ని 2 అని అనుకుంటారు ఇది సమీకరణం 24 కాబట్టి ఈ సమీకరణంలో zy కి బదులుగా మీరు zy ని 2 ద్వారా భర్తీ చేస్తారు మీరు అలా చేస్తే d2Vdx2 2V 0 ఇది సమీకరణం 25 కాబట్టి ఇది ప్రస్తుతం ద్వితీయ అవకలన సమీకరణం ఈ సమీకరణం యొక్క సాధారణ పరిష్కారం ఈ ద్వితీయ అవకలన సమీకరణం కాబట్టి ఈ సమీకరణ యొక్క సాధారణ పరిష్కారం మీకు సాధారణ VxC1eγxC2e γx లో వ్రాయవచ్చు ఇది సమీకరణం 26 C1 C2 అన్నీ మనం మొదటి నుంచి ఉన్న కండీషన్ ను ఉంచడం ద్వారా పొందవచ్చు కాబట్టి ఇది సమీకరణం 26 కాబట్టి వాస్తవానికి ప్రోపగేషన్ కాంస్టాంట్ అని పిలుస్తారు మరియు దీనిని γ α jβ zy ఇస్తుంది ఎందుకంటే 2 మేము z y తీసుకున్నాము కాబట్టి γzy అంటే మీ γ α jβ zy ఇది సమీకరణం 27 దీనిని ప్రోపగేషన్ కాంస్టాంట్ అంటారు ఇప్పుడు నిజమైన భాగాన్ని అటెన్యుయేషన్ కాంస్టాంట్ అని పిలుస్తారు మరియు ఇమాజినరీ కాంస్టాంట్ అని పిలుస్తారు మరియు యూనిట్ పొడవు ని రేడియన్లో కొలుస్తారు తరువాత చూస్తారు α ఆ సమయంలో సంఖ్యాపరంగా వస్తే కనిపిస్తుంది కాబట్టి ఇది మీది కాబట్టి ఇప్పుడు మీరు కనుగొనవలసిన C1 మరియు C2 ఈ స్థిరమైన స్థిరాంకాన్ని మీరు కనుగొనవలసి ఉంది ఇప్పుడు సమీకరణం 20 నుండి అంటే ఈ సమీకరణం నుండి సమీకరణం 20 నుండి dVdxzIవస్తుంది మనం Ix1small zdVdVdx ను వ్రాయవచ్చు అందువల్ల మీరు మీ dVdx అని పిలిచే V వ్యక్తీకరణ V కోసం మాకు వ్యక్తీకరణ వచ్చింది మీకు లభించిన దాన్ని మేము పొందాము కాబట్టి మీరు ఈ సమీకరణం dVdx యొక్క ఉత్పన్నం తీసుకోండి మీరు దీని యొక్క ఉత్పన్నం తీసుకొని ఇక్కడ ప్రతిక్షేపించవచ్చు మరియు మీరు x కి సంబంధించి ఈ ఉత్పన్నం తీసుకోండి మరియు మీరు ప్రతిక్షేపించేది ఇక్కడే కాబట్టి అవి అర్థమయ్యే చాలా సాధారణ విషయం అని నేను డెరివేషన్ ను చూపించడం లేదు మీరు ఉత్పన్నం మరియు ప్రత్యామ్నాయం తీసుకుంటే మీరు పొందుతారు I zC1eγx C2e γx సరేనా ఇప్పుడు ఆ γzy మనం ఇప్పుడే చూశాము అందువల్ల I root overzy z సరేనా ఎందుకంటే ఇది z అంటే z z ఒక z మనం రద్దు చేస్తాము కాబట్టిyz C1eγx C2e γx సరేనా ఇప్పుడు మనం నిర్వచిద్దాము I 1ZCC1eγx C2e γx ఇక్కడ ZC ను లక్షణం ఇంపెడెన్స్ గా పిలుస్తారు మరియు దీని ద్వారా ఇవ్వబడుతుంది yz చిన్నది కాబట్టి మీరు yz అని పిలిచే దానిపై ZC మీ మూలంగా ఇవ్వబడింది ఎందుకంటే పరస్పరం తీసుకున్నందున ఇది వస్తుంది సరేనా కాబట్టి దీని అర్థం చిన్న zy పై ZC వాస్తవానికి వర్గంరూట్ చేసే ముందు z గుణకారం న్యూమరేటర్ మరియు హారం యొక్క పొడవు తో సమానంగా ఉంటుంది ఇది Y ద్వారా Z కంటే Z వర్గ మూలానికి సమానం ఎందుకంటే ఇది యూనిట్ పొడవుl l గుణించాలి అది ఏమైనప్పటికీ Y ద్వారా Z అవుతుంది ఇప్పుడు దీనిని ట్రాన్స్మిషన్ లైన్ ZC యొక్క లక్షణ ఇంపెడెన్స్ అంటారు X 0 V VR ఈ డయాగ్రమ్ ని చూసినప్పుడు ఇప్పుడు గమనించండి ఈ దూరాన్ని స్వీకరించడం నుండి కొలుస్తారు కాబట్టి x 0 అయినప్పుడు V VR అవుతుంది అది V 0 అంటే VR కి సమానం కాబట్టి ఇక్కడ x 0 V VR మరియు సమీకరణం 26 నుండి మనకు VR C1 C2 లభిస్తుంది కాబట్టి x 0 ఉన్నప్పుడు ఈ సమీకరణం X 0 అయినప్పుడు మీ V VR అంటే C1 C2 VR కాబట్టి C1 C2 VR ఇది సమీకరణం 30 ఇప్పుడు x 0 I IR అయినప్పుడు కూడా కాబట్టి x 0 అయినప్పుడు ఇది స్వీకరించే ముగింపు కరెంట్ కాబట్టి I IR కాబట్టి మీ సమీకరణం 28 కాబట్టి x 0 I IR మీరు ఉంచినప్పుడు ఈ సమీకరణంలో 28 సమీకరణం మీరు అలా చేస్తే మీకు IR1ZC లభిస్తుంది కాబట్టి C1 మరియు C2 కోసం 30 మరియు 31 వ సమీకరణాలను పరిష్కరించండి మీరు దాన్ని పరిష్కరిస్తే మీకు C1VRZCIR2 లభిస్తుంది ఇది సమీకరణం 32 మరియు C2VR ZCIR2 ఇది సమీకరణం 33 కాబట్టి C1 మరియు C2 రెండూ స్థిరాంకాలు సరిగ్గా అంచనా వేయబడతాయి తరువాత C1 మరియు C2 యొక్క ఈ విలువలను 26 మరియు 28 వ సమీకరణం లో ప్రతిక్షేపించడం వలన మీరు మాత్రమే V మరియు I యొక్క వ్యక్తీకరణను పొందుతారు సమీకరణం 26 V కు వ్యక్తీకరణ మరియు I కు 28 వ్యక్తీకరణ కాబట్టి మేము C1 మరియు C2 విలువను ప్రత్యామ్నాయం చేస్తున్నాము కాబట్టి ఇది సమీకరణం 34 మరియు ఇది సమీకరణం 35 ఇక్కడ మీరు C1 C2 ను ప్రతిక్షేపిస్తున్నారు కాబట్టి మీరు క్రమాన్ని మార్చే ఈ రెండు సమీకరణం వోల్టేజ్ కోసం ఈ సమీకరణాన్ని క్రమాన్ని మార్చండి మరియు ప్రవాహాలను తిరిగి అమర్చవచ్చు కాబట్టి మొదట మీరు V యొక్క సమీకరణాన్ని క్రమాన్ని మార్చండి కాబట్టి V ను ఇలా తయారు చేయవచ్చు V eγxe γx2VRZCeγx e γx2IR సరేనా అదేవిధంగా I కూడా పునర్వ్యవస్థీకరించవచ్చు మీరు అలా చేస్తే ఈ సమీకరణాన్ని సరిదిద్దవచ్చు I eγx e γx2ZCVReγxe γx2IR ఇది సమీకరణం 37 అంటే VR IR పరంగా మీకు లభించిన V మరియు I ఈ అన్ని ప్రారంభ పరిస్థితులను సరిగ్గా ఉంచడం ద్వారా అంచనా వేయడం ద్వారా మూల్యాంకనం చేయడం ద్వారా మీకు లభించింది మరియు మాకు V మరియు I VR మరియు IR పరంగా కొంత స్థిరమైనది ఈ పదం వాస్తవానికి cos హైపర్బోలిక్ మరియు ఈ పదం నిజానికి sin హైపర్బోలిక్ అంటే ఈ విషయం V ఈ పదానికి సమానం కాబట్టి వాస్తవానికి cos hyperbolic x సరేనా x మరియు ఇది sin హైపర్బోలిక్ x సరేనా అని వ్రాయవచ్చు కాబట్టి ఈ సమీకరణాన్నిV γx VRZCsinh γx IR ఇది సమీకరణం 38 అదేవిధంగా Ix1Zc sinh γxVRcosh γxIR ఇది సమీకరణం 39 సరేనా కానీ మా ఆసక్తి ఏమిటంటే లైన్ ని పంపే ముగింపు మరియు స్వీకరించే ముగింపు మధ్య సంబంధం కాబట్టి అయితే x l V VS and I IS అయినప్పుడు కాబట్టి దూరం ఇక్కడ నుండి కొలుస్తారు ఇది మొత్తం లైన్ పొడవు l కాబట్టి స్వీకరించే ముగింపు నుండి పంపే ముగింపు వరకు దూరం కొలుస్తారు కాబట్టి x x l మీ V VS ఉంటుంది అంటే x l V VS మరియు ఈ వైపు x l ఈ సమయంలో మీ IIS కి సమానంగా ఉన్నప్పుడు కాబట్టి I IS అవుతుంది కాబట్టి ఇక్కడx l V VS I IS ఉన్నప్పుడు ఈ సమీకరణాన్ని వ్రాస్తాము కాబట్టి VS γx కు బదులుగా సమానం γl VRZCsinh γl IR ఇది సమీకరణం 40 అదేవిధంగా IS 1Zc sinh γlVRcosh γlIR ఇది సమీకరణం 41 కాబట్టి